యాక్టివ్ లో పాస్ ఫిల్టర్ విషయంలో మనము ఇన్ పుట్ సిగ్నల్ మరియు అవుట్ పుట్ సిగ్నల్ చూడవచ్చు మరియు వాటి మధ్య సంబంధం లోపాస్ యాక్టివ్ ఫిల్టర్ ఎలా పనిచేస్తుందో మనం ఇంతకూ ముందే చూశాము మరియు కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సూత్రం fc12πRC ఇప్పుడు మనకు ఒక రెసిస్టర్ మరియు ఒక కెపాసిటర్ ఉన్నాయి నేను ఇంవర్టింగ్ మరియు నాన్ ఇంవర్టింగ్ యాంప్లిఫైయర్ ని ఉపయోగిస్తే దాని ఆధారంగా మీ సర్క్యూట్ ఎలా మారుతుందో నేను చూపించాను ఇక్కడ మనం ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్ ఉపయోగిస్తున్నాము ఇప్పుడు నాకు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ ఉంది మరియు తక్కువ లోపాస్ ఫిల్టర్ పరికరాలతో దీనిని పరీక్షించాలనుకుంటున్నాను కాబట్టి నా లక్ష్యం ఆప్ ఆంప్ ఆధారిత లోపాస్ ఫిల్టర్ పని తీరుని అధ్యయనం చేయడమే ఆప్ యాంప్ ఆధారిత లోపాస్ ఫిల్టర్ అంటే అది యాక్టివ్ ఫిల్టర్ కాబట్టి ఫిగర్ 14 లో చూపిన విధంగా ఈ సర్క్యూట్ను కనెక్ట్ చేయండి మేము బయాస్ ఇవ్వలేదు అంటే బయాస్ లేదు అని అర్థం Vcc మరియు -Vcc వర్తించబడతాయి ఒకసారి మనము సర్క్యూట్ ని ఇక్కడ చూపిన విధముగా కనెక్ట్ చేసి లో పాస్ ఫిల్టర్ పనితీరుని చూడాలి అంటే మనము 10 హెర్ట్జ్ పౌనఃపున్యము గల 5V పీక్ టు పీక్ సైన్ తరంగాన్ని అనువర్తించాలి ఎందుకంటే తక్కువ పౌనఃపున్యము గల తరంగాలను అనుమతించాలి మరియు ఆ విలువలను కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సూత్రము 12πRC ఆధారముగా నిర్ణయిస్తాము కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పైన పౌనఃపున్యము కలిగిన తరంగాలను ఈ ఫిల్టర్ అనుమతించకూడదు అనగా వ్యాప్తి తగ్గిపోవాలి అలా తగ్గటం మీరు చూస్తారు మరియు అది సిగ్నల్ యొక్క 1 2 తగ్గుతుందని మీరు చూస్తారు మరియు తత్ఫలితంగా అది తగ్గుతూనే ఉంటుంది మనము ఇదే విషయాన్ని ప్రయోగంలో చూస్తాము అవుట్ పుట్ వోల్టేజ్ Vout ని గమనించండి మరియు ఇది పీక్ టు పీక్ అవుట్ పుట్ వోల్టేజ్ అని గమనించండి ఇప్పుడు మనం 10 హెర్ట్జ్ నుండి వివిధ దశలలో ఫ్రీక్వెన్సీని 10 హెర్ట్జ్ అవధిలో పెంచటం ప్రారంభిస్తాము అంటే మొదటి ఫ్రీక్వెన్సీ f1 10 హెర్ట్జ్ రెండవది f2 20 హెర్ట్జ్ మూడవది f3 30 హెర్ట్జ్ మరియు అలా కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ 159 15 హెర్ట్జ్ వచ్చేంత వరకు అన్నమాట ఆపై మనము ఫ్రీక్వెన్సీని పెంచినప్పుడు fc కంటే fin ఎక్కువ గా పెంచినప్పుడు లోపాస్ ఫిల్టర్ పనిచేసే విధానాన్ని చూద్దాము మీ అందరికీ ఇది ఒక ప్రయోగం PSPice ను మీరు ఉపయోగించి ఇలాంటి ప్రయోగం కూడా చేయవచ్చు మేము ఇంతకు మునుపు చూసినట్లుగా దీన్ని బ్రెడ్బోర్డ్ ఉపయోగించి చేయటమే ఉత్తమ మార్గం విద్యుత్ సరఫరా ఫంక్షన్ జనరేటర్ మరియు ఆసిలోస్కోప్ మొదలగు విషయాలన్నింటినీ ఉపయోగించి వాటిని కనెక్ట్ చేయండి మొదట ఈ సర్క్యూట్ను బ్రెడ్బోర్డ్లో కనెక్ట్ చేయడం ద్వారా మనకు ఏమి లభిస్తుందో చూద్దాం ఇక్కడ మనం యాక్టివ్ లోపాస్ ఫిల్టర్ని చూస్తున్నాము ఇది యాక్టివ్ లోపాస్ ఫిల్టర్ సర్క్యూట్ ఇక్కడ R మరియు C లను మనము ఇక్కడ చూస్తున్నాము ఈ ప్రత్యెక సర్క్యూట్ కి మనము వివిధ పోనఃపున్యాలు గల వివిధ రకాల తరంగాలను ఇన్ పుట్ దగ్గర వర్తింపచేయగలము మొట్టమొదటగా మనము ఆపరేషన్ యాంప్లిఫయర్ కి బయాస్ వోల్టేజ్ ని అనువర్తింపచేయాలి కాబట్టి సీతారం బయాస్ వోల్టేజ్ ని వర్తింపచేయటం మీరు చూస్తున్నారు మీరు బ్రెడ్ బోర్డ్ ని గమనించినట్లయితే ఆపరేషన్ యాంప్లిఫయర్ కి అతను బయాస్ వోల్టేజ్ VCC మరియు VCC ని అనువర్తింపచేస్తున్నారు తరువాత అతను నాన్ ఇంవర్టింగ్ యాంప్లిఫయర్ కి 5V పీక్ టూ పీక్ ఇన్ పుట్ ని అనువర్తింప చేయాలి లేదా ఫిల్టర్ ఇన్ పుట్ కి అనువర్తింప చేయాలి మొదటగా అది 5V 10 హెర్ట్జ్ ఉన్నదో లేదో చూద్దాం ఫంక్షన్ జనరేటర్ ని తనిఖీ చేద్దాం ఇప్పుడు అతను ఫిల్టర్ యొక్క అవుట్ పుట్ ని ఆసిలోస్కోప్ కి కనెక్ట్ చేస్తున్నాడు మరియు అతను ఫంక్షన్ జెనరేటర్ ఇన్ పుట్ ని ఆసిలోస్కోప్ కి కనెక్ట్ చేస్తున్నాడు ఇన్ పుట్ మార్చితే అవుట్ పుట్ లో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం కాబట్టి మనము ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ సిగ్నల్స్ రెండింటినీ ఒకేసారి చూసినప్పుడు మనము 5V పీక్ టు పీక్ వద్ద ఉన్నట్లు గమనించాము మీ ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ వోల్టేజ్ దాదాపు ఒకే విధంగా ఉంటాయి ఇప్పుడు కొన్నిసార్లు మీరు సిగ్నల్ యొక్క క్లిప్పింగ్ లేదా సిగ్నల్లోని శబ్దాన్ని ప్రోబ్ కారణంగా చూడవచ్చు అది సర్క్యూట్ లో వదులుగా ఉన్న కనెక్షన్ వల్ల కావచ్చు కాబట్టి ఇప్పుడు అతను 20 హెర్ట్జ్ కి పెంచుతున్నాడు మీరు ఫంక్షన్ జనరేటర్ ను చూడవచ్చు ఇప్పుడు ఆసిలోస్కోప్ పై దృష్టి పెట్టండి ఫ్రీక్వెన్సీ 20 హెర్ట్జ్ కాబట్టి ఆ ఇన్పుట్ ఇప్పుడు 30 హెర్ట్జ్ గా మార్చబడింది పీక్ టు పీక్ వోల్టేజ్ దాదాపు 4 96 పసుపు మీ ఇన్ పుట్ మరియు నీలం మీ అవుట్ పుట్ కాబట్టి ఇన్ పుట్ మరియు అవుట్ పుట్ పరంగా వోల్టేజ్ ఒకే పీక్ టు పీక్ వోల్టేజ్ ఉంటుందని మీరు అర్థం చేసుకోవాలి ఫ్రీక్వెన్సీ కూడా 29 హెర్ట్జ్ నుండి 30 హెర్ట్జ్ వరకు ఉంది తదుపరి ఇక్కడ మీరు ఫ్రీక్వెన్సీ 40 హెర్ట్జ్లకు పెరుగుతున్నట్లు చూడవచ్చు ఇన్ పుట్ వోల్టేజ్ పీక్ టు పీక్ 4 96 అవుట్ పుట్ వోల్టేజ్ 4 ఇన్ పుట్ యొక్క ఫ్రీక్వెన్సీ 40 హెర్ట్జ్ అవుట్ పుట్ ఫ్రీక్వెన్సీ 40 హెర్ట్జ్ కాబట్టి ఇది 50 హెర్ట్జ్ కోసం బాగా పనిచేస్తోంది ఇక 60 హెర్ట్జ్కి వెళ్దాం 80 హెర్ట్జ్ వరకు ఎటువంటి మార్పు లేదు ఫిల్టర్ ఫ్రీక్వెన్సీని దాటడానికి అనుమతిస్తుంది ఇవన్నీ తక్కువ పౌనఃపున్యాలు మీరు గుర్తుంచుకుంటే మన fc 159 15 హెర్ట్జ్ ఇది ఈ విలువను చేరుకున్న తర్వాత మరియు ఆ పైన ఫ్రీక్వెన్సీని వ్యాప్తిని అది మార్చడం ప్రారంభిస్తుంది లేదా దాటడానికి ఇది అనుమతించదు 150 హెర్ట్జ్కి పెంచుదాం కాబట్టి 150 కోసం 150 హెర్ట్జ్ సిగ్నల్ కూడా RC ఫిల్టర్ గుండా వెళ్ళడానికి అనుమతిస్తుంది వోల్టేజ్ చూడండి ఇది కూడా ఇలాంటిదే 4 96 వోల్ట్లు అంటే 150 హెర్ట్జ్ వరకు మీ సిగ్నల్లో క్షీణత లేదు ఇప్పుడు సిగ్నల్ ని నెమ్మదిగా పెంచుకుందాం అతను ఫ్రీక్వెన్సీని పెంచేటప్పుడు వ్యాప్తి తగ్గడం ప్రారంభం కావాలి కాబట్టి fc విలువ ఏమిటో 1 2πRC పరంగాచూద్దాం నేను దీనిని ఉపయోగిస్తే fc విలువ 1 ఎందుకు వ్యాప్తిలో మార్పును మనంచూడలేకపోయాము ఎందుకంటే 10 కిలో ఓమ్ బదులు అతను ఒక కిలో ఓం యొక్క రెసిస్టర్ను ఉపయోగించాడు కాబట్టి మనకు ఇప్పుడు 1 కిలో ఓమ్ ఉంది ఈ సందర్భంలో నా fc 1 59 కిలో హెర్ట్జ్ అవుతుంది ఎందుకంటే ఇక్కడ 10 కిలో ఓమ్ బదులు 1 కిలో ఓమ్ వాడాం కాబట్టి ఇప్పుడు 1 కిలో హెర్ట్జ్ వరకు ఫ్రీక్వెన్సీని పెంచుకుందాం మన కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఎంత R ఆధారంగా మనము లెక్కించిన కొత్త కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ R1 మరియు R2 1 కిలో ఓమ్ కు సమానమైన1 59 కిలో హెర్ట్జ్ అంటే యాక్టివ్ లోపాస్ ఫిల్టర్ 1 59 కిలో హెర్ట్జ్ వరకు ఫ్రీక్వెన్సీని అనుమతిస్తుంది మరియు అంతకు మించి అది అనుమతించదు అంటే మీరు గరిష్ట వోల్టేజ్లో మార్పును చూడవచ్చు కాబట్టి పెంచుతూనే ఉందాం పీక్ టు పీక్ వోల్టేజ్లో మార్పు ఉందని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది 4 15 కి 4 ఇప్పుడు మీరు పెంచుతూనే ఉండవచ్చు మరియు మీరు వోల్టేజ్లో మార్పును చూడవచ్చు అది 3 52వోల్త్స్ అని మీరు చూడవచ్చు వోల్టేజ్లో ఈ మార్పు తో పాటు ఫ్రీక్వెన్సీలో మార్పుపై మీరు దృష్టి పెడతారు కాబట్టి అతను ఇన్పుట్ ఫ్రీక్వెన్సీని పెంచుతూ ఉంటే అవుట్ పుట్ వోల్టేజ్ మాత్రమే కాదు మీ ఫ్రీక్వెన్సీ కూడా తగ్గుతుంది

మీ ఫ్రీక్వెన్సీ కూడా అనుమతించదు మరియు మీ వోల్టేజ్ కూడా తగ్గుతూ ఉంటుంది అంటే పీక్ టు పీక్ వోల్టేజ్ తగ్గి పోతూ మారుతోంది కాబట్టి మేము దీని ఆధారంగా 1 కిలో ఓమ్ రెసిస్టన్స్ విలువకి కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ని తిరిగి లెక్కించాము అప్పుడు దాని విలువ 1 59 కిలో హెర్ట్జ్ కాబట్టి దాని ఆధారంగా మీరు ఇప్పుడు ఒక ఆచరణాత్మక ప్రయోగాన్ని చూడవచ్చు ఇక్కడ ఇన్ పుట్ ఫ్రీక్వెన్సీని మార్చడం వల్ల అవుట్ పుట్ ఫ్రీక్వెన్సీలో మార్పును చూడవచ్చు కాని కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ పైన పీక్ టు పీక్ వోల్టేజ్ యాంప్లిట్యూడ్ లో మార్పు ఉంటుంది అదే సమయంలో నిర్దిష్ట పౌనఃపున్యంలో పాస్ చేయడానికి అనుమతించబడదు మరియు ఇది అధిక యాక్టివ్ ఫిల్టర్ లోపాస్ ఫిల్టర్ యొక్క పాత్ర మేము R ను మరియు C ని ఉపయోగిస్తున్నాము మరియు ఆపరేషన్ యాంప్లిఫయర్ ని ఉపయోగిస్తున్నాము ఇప్పుడు మనం ఇక్కడ ఆప్ యాంప్ ని నాన్ ఇంవర్టింగ్ యాంప్లిఫైయర్ గా కూడా ఉపయోగిస్తున్నాము లోపాస్ ఫిల్టర్ విషయంలో నాన్ ఇంవర్టింగ్ యాంప్లిఫయర్ను ఉపయోగించవచ్చు కాబట్టి నాన్ ఇంవర్టింగ్ యాంప్లిఫ యర్ అయితే అది ఇప్పటికీ యాక్టివ్ ఫిల్టర్ ఇది ఇంవర్టింగ్ యాంప్లిఫైయర్ ఇప్పటికీ యాక్టివ్ ఫిల్టర్ కానీ ఫార్ములా ఒకే విధంగా ఉంటుంది fc 1 2πRC మీరు R యొక్క విలువను 10 కిలో ఓమ్ ఉపయోగిస్తే తప్పు లేదు 1 కిలో ఓమ్ ఉపయోగిస్తే మీ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో భారీ మార్పు ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు చూసే లోపం మేము ప్రయోగం చేస్తున్నప్పుడు పౌనఃపున్యం చాలా తక్కువగా ఉంటుందని ఊహిస్తున్నాము ఇది 159 హెర్ట్జ్ R1 మరియు R2 మేము 10 కిలో ఓమ్ లు అని ఊహిస్తూ అది పనిచేయడం లేదని తెలిసి మేము ఆశ్చర్యపోయాము ఇది పనిచేయడం లేదు ఎందుకంటే రెసిస్టర్ విలువలు కిలో ఓమ్ లలో లభించలేదు మరియు వాస్తవానికి అవి 1 కిలో ఓమ్ లు కానీ మన కట్ ఆఫ్ లెక్కించినప్పుడు మనం తిరిగి మారినప్పుడు ఫ్రీక్వెన్సీ విలువను 1 59 కిలో హెర్ట్జ్ అని కనుగొన్నాము సుమారు మరియు తరువాత మరలా ప్రయోగం చేసినప్పుడు సిద్ధాంత పరంగా మరియు ప్రయోగాత్మకంగా డేటా సరిపోలుతున్నట్లు చూడవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకత గురించి త్వరగా గుర్తుకు తెచ్చుకుందాం ఎందుకంటే చాలా మాడ్యూల్స్ అరగంట నుండి 40 నిమిషాల వరకు ఉంటాయి ఇది 1 గంట కన్నా ఎక్కువ సరియైనదా మరియు ఇది 1 గంట 20 నిమిషాలు కాబట్టి కారణం మీరు ఆసక్తి ని కోల్పోవద్దని నేను కోరుకోవడం లేదు ఫిల్టర్లను ఈ మాడ్యూల్ చదివేటప్పుడు మీరు ఇప్పటికే 2 లేదా 3 విరామాలు తీసుకున్నారు అది మంచిది మీరు విరామం తీసుకోండి మీరు దీన్ని ఎక్కడైనా ఆపవచ్చు NPTEL వీడియోల యొక్క ప్రయోజనం ఏమిటంటే మీరు ఎక్కడైనా ఎప్పుడైనా ఆపవచ్చు ఈ రోజు మనం లో పాస్ ఫిల్టర్ చూశాము కాబట్టి మీరు లోపాస్ ఫిల్టర్లను అర్థం చేసుకోవడానికి హై పాస్ మరియు బ్యాండ్ పాస్ ఫిల్టర్ల కంటే కాస్త ఎక్కువ సమయం తీసుకుంటారని అనుకుంటాను కాబట్టి దానిని చూడండి అర్థం చేసుకోండి ఇవి చాలా ముఖ్యమైన ప్రయోగాలు నేను మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మొదట దాన్ని మీరే తెలుసుకోవడానికి ప్రయత్నించండి మీరు ఇంకా సమాధానం కనుగొనలేకపోతే దయచేసి నన్ను అడగడానికి సంకోచించకండి మీకు సహాయం చేయడానికే నేను ఉన్నాను నేను మిమ్మల్ని తదుపరి మాడ్యూల్లో మరొక ప్రయోగాలతో చూస్తాను కాబట్టి దీనితో నేను ఈ మాడ్యూల్ ని ముగిస్తాను నేను మిమ్మల్ని తదుపరి తరగతిలో చూస్తాను జాగ్రత్త శెలవు